శుభాకాంక్షలు మాడ్యూల్ 3 యూనిట్ 13 కు స్వాగతం బోధనకు అనుభవపూర్వక విధానం మునుపటి యూనిట్లో బోధనకు సమస్య ఆధారిత విధానాన్ని మేము అర్థం చేసుకున్నాము ఈ యూనిట్లో బోధనకు అనుభవపూర్వక విధానాన్ని మేము అర్థం చేసుకుంటాము అన్ని రకాల అభ్యాసాలు తప్పనిసరిగా అనుభవం నుండి నేర్చుకోవడం అవుతుంది అందువల్ల అన్ని సూచనలు అనుభవపూర్వకంగా ఉండాలి అభ్యాసకుడు పాల్గొనేవాడు మరియు దాని నుంచి అనుభవం పొందుతాడు బోధనకు అనుభవపూర్వక విధానం అంటే ఏమిటి అన్ని సూచనలు తప్పనిసరిగా అనుభవపూర్వకంగా ఉంటే బోధనకు అనుభవపూర్వక విధానం అని మనం ఏ విషయాలను పిలుస్తాము ఈ విధానం యొక్క ప్రాతిపదికగా ఉపయోగించిన అనుభవం యొక్క లక్షణాలు ఏమిటి కొన్ని లక్షణాలు ఉన్నాయి మేము వాటిని మన చర్చతో పాటు వివరిస్తూ ఉంటాము సాధారణంగా అనుభవపూర్వక విధానం అది అభ్యాస కేంద్రీకృతమని చెబుతుంది తన అనుభవం యొక్క చురుకైన సంధానకర్తగా అభ్యాసకుడు ఉంటాడు అసలు సిద్ధాంతంలో అనుభవం చాలా ఓపెన్ ఎండ్ కావచ్చు అభ్యాసకుడు ఏ రకమైన అనుభవాలను ఎన్నుకుంటాడు అనే దానిపై గణనీయమైన ప్రభావం ఉంది అభ్యాసకుడు తన అనుభవం యొక్క క్రియాశీల సంధానకర్త ప్రామాణికమైన అభ్యాస అనుభవం స్వీయ దిశ నిర్ణయ ఎంపికలు మరియు అభిప్రాయాలు సాధారణంగా బోధనకు అనుభవపూర్వక విధానం అని పిలువబడే కొన్ని ముఖ్యమైన లక్షణాలు లేకపోతే మేము అనుభవాన్ని తీసుకుంటే సాధారణ అర్థంలో అన్ని సూచనలు అనుభవపూర్వకంగా ఉంటాయి కానీ బోధనకు అనుభవపూర్వక విధానాన్ని ఇతర రకాల బోధనల నుండి వేరు చేయడానికి ఉపయోగించే కొన్ని లక్షణాలు ఉన్నాయి లెర్నర్ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది ఆమె అనుభవాన్ని చర్చించడమే కాదు ఆమె స్వీయ దర్శకత్వ పద్ధతిలో నేర్చుకుంటుంది అనేక నిర్ణయ ఎంపికలు ఉన్నాయి మరియు అనుభవంపై ఈ నిర్ణయాల యొక్క పరిణామాలు అభిప్రాయం ను బట్టి సజీవంగా ఉంటాయి బోధనకు అనుభవపూర్వక విధానం అని పిలవబడే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఇవి అనుభవ పూర్వక అభ్యాస సిద్ధాంతం యొక్క మూలాలను జాన్ డ్యూయీ చేశాడు అప్పటి వరకు అందుబాటులో ఉన్న సిద్ధాంతాల యొక్క అన్ని తాత్విక చిక్కులను అతను స్వేదనం చేశాడు అప్పుడు అతను తన సొంత చట్రంతో బయటకు వచ్చాడు దీనిని అతను అనుభవపూర్వక అభ్యాసం అని పిలిచాడు అభ్యాసం మరియు అభివృద్ధికి మూలంగా అనుభవం నిలబడింది అతను 4 దశల చక్రీయ నమూనాను ప్రతిపాదించాడు ఇది కాంక్రీట్ అనుభవంతో మొదలవుతుంది అభ్యాసకుడు అనుభవించే కాంక్రీట్ అనుభవాన్ని పొందిన తరువాత అభ్యాసకుడు ఆ అనుభవాన్ని ప్రతిబింబిస్తాడు ప్రతిబింబ పరిశీలన అప్పుడు దాని ఆధారంగా అభ్యాసకుడు భావనను నైరూప్య భావనను మరింత ప్రయోగానికి దారితీస్తుంది కాబట్టి చక్రీయ పద్ధతిలో అభ్యాసకుడు ఈ 4 దశల అభ్యాసాల గుండా వెళుతుంది మరియు ఇది కోల్బ్ యొక్క అనుభవపూర్వక అభ్యాస నమూనా యొక్క సారాంశం కానీ ఈ మోడల్ చాలా నైరూప్య స్థాయి లో ఉంది ప్రజలు ఈ నమూనాను ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్లో అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు అనిపిస్తుంది మరియు ఈ ఇబ్బందులు కోల్బ్ మోడల్పై కూడా కొన్ని విమర్శలకు దారితీశాయి సాధారణంగా అనుభవపూర్వక విధానం కూడా విమర్శించబడింది ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ అనుభవపూర్వక విధానం పై అనుభవం మరియు ప్రతిబింబం చక్కగా కంపార్ట్మెంటలైజ్ చేయబడ లేదు ఇది నిర్దిష్ట సమయం వరకు కాదు ఇది అనుభవం మాత్రమే మరియు అప్పటి నుండి ఇది ప్రతిబింబం తరచుగా అనుభవం మరియు ప్రతిబింబం కలిసి ఉంటాయి కాబట్టి వాటిని నిజంగా అభ్యాస చక్రంలో రెండు విభిన్నమైన ప్రత్యేక దశలుగా పరిగణించలేము ఇది విమర్శ యొక్క ఒక పాయింట్ అనుభవాన్ని ప్రతిబింబించడం తప్పనిసరిగా ఎల్లప్పుడూ జరగనవసరం లేదు మరియు ప్రతి అభ్యాసకుడికి అలా ఉండవలసిన అవసరం లేదు అభ్యాసకుడికి అనుభవం ఉండవచ్చు కానీ అభ్యాసకుడికి ఆ అనుభవాన్ని ప్రతిబింబించే అవసరం లేదా ప్రేరణ ఉండకపోవచ్చు ప్రతి అభ్యాసకుడు కూడా అదే విధంగా ప్రతిబింబించాల్సిన అవసరం లేదు కాబట్టి అనుభవాన్ని ప్రతిబింబించడం నుండి జరిగే అభ్యాసం వేర్వేరు వ్యక్తులకు చాలా భిన్నంగా ఉంటుంది ఇంకా అనుభవాన్ని తిరిగి చెప్పడం రాజకీయమే మేము చెప్పే కథలు మన ఉద్దేశ్యం ప్రకారం మారుతాయి మేము ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పడానికి ప్రయత్నించలేము కాని మనస్సు తరువాతి సమయంలో అనుభవానికి దాని స్వంత సంస్కరణను రూపొందిస్తుంది అభ్యాసకుడు అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి మరియు దానిపై ప్రతిబింబించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది ఎల్లప్పుడూ చెల్లుబాటు అయ్యే ప్రతిబింబం కాకపోవచ్చు మరియు దాని ఫలితంగా వచ్చే అభ్యాసం నిజంగా ప్రామాణికమైనది కాకపోవచ్చు వాస్తవానికి ప్రజలు దీనికి ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించారు అభ్యాస ప్రక్రియ సమాజంలోనే నేర్చుకోవాలి అనుభవాలు పంచుకున్నప్పుడు మరియు నేర్చుకోవడం కమ్యూనిటీ మోడ్లో జరిగినప్పుడు బహుశా అభ్యాసం మరింత ప్రామాణికమైనదిగా ఉంటుంది అనే ఆలోచనపై ఇది ఆధారపడి ఉంటుంది ఇది అనుభవపూర్వక అభ్యాసం యొక్క సామాజిక నిర్మాణాత్మక వివరణ పై ఆధారపడి ఉంటుంది ఆ జ్ఞానం వ్యక్తులచే నిర్మించబడింది కానీ ఇది సమాజంలో కూడా నిర్మించబడింది సాంఘిక నిర్మాణాత్మక వ్యాఖ్యానం అభ్యాసకుల సమాజంలో అభ్యాసం సంభవించినప్పుడు అనుభవాలు ప్రామాణికమైన పద్ధతిలో గుర్తుకు వచ్చే అవకాశం ఉంది మరియు అభ్యాసం లోతుగా ఉండే అవకాశం ఉంది ఈ విమర్శలన్నీ ఉన్నప్పటికీ బోధనకు సహేతుకంగా పని చేయగల అనుభవపూర్వక విధానంతో బయటకు రావడం సాధ్యమవుతుంది మరియు ఈ సవాళ్లను పరిష్కరించవచ్చు ప్రజలు వివిధ సందర్భాల్లో వివిధ రకాల సెట్టింగులలో అనుభవపూర్వక విధానాన్ని ప్రయత్నించారు ఇది అధికారిక మెడికల్ ప్రోగ్రామ్లు అనధికారిక కార్యక్రమాలు కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్లలో మరియు అనేక ఇతర సందర్భాల్లో ప్రయత్నించబడింది ఆధునిక ఇంజనీరింగ్ విద్య యొక్క సవాళ్లను పరిష్కరించడానికి ప్రాజెక్ట్ ఆధారిత విధానం మరియు సమస్య ఆధారిత విధానం తో పాటు అనుభవపూర్వక విధానం సాంప్రదాయ బోధనా పద్ధతుల్లో విస్తృతంగా విలీనం చేయబడుతోంది ఆధునిక ఇంజనీరింగ్ విద్య నిజంగా పెద్ద సంఖ్యలో సవాళ్లను ఎదుర్కొంటుందని మునుపటి యూనిట్లో కూడా చూశాము సాంప్రదాయ బోధనా పద్ధతులు సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల ద్వారా NBA రూపొందించిన అనేక PO లను పరిష్కరించడం సాధ్యం కాదు సాంప్రదాయిక పద్ధతులను ఉపయోగించి అభ్యాసకులకు అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలను నిజంగా ఇవ్వలేము ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రజలు భిన్నమైన విధానాలతో ప్రయోగాలు చేస్తున్నారు ఈ మూడు అటువంటి విధానం చాలా ప్రభావవంతంగా ఉంటుంది అయినప్పటికీ భారతీయ సందర్భంలో నిజంగా ఏమి పనిచేస్తుందనే దానిపై బలమైన అనుభావిక డేటాను ఇచ్చే నియంత్రిత ప్రయోగాలు ఇంకా అందుబాటులో లేవు బోధనకు ప్రయోగాత్మక విధానాన్ని ప్రయత్నిస్తున్న సంస్థలు ఇప్పటికీ ఉన్నాయి మళ్ళీ బోధనకు ప్రాజెక్ట్ ఆధారిత విధానం బోధనకు సమస్య ఆధారిత విధానం వంటిది అనుభవపూర్వక విధానం అనే పదాన్ని కూడా అనేక విభిన్న భావాలలో ఉపయోగిస్తున్నారు బోధనకు అనుభవపూర్వక విధానంగా నివేదించబడిన కొన్ని కేస్ స్టడీస్ను మీరు చూసినప్పుడు అవి దాదాపు ప్రాజెక్ట్ ఆధారిత విధానాల వలె కనిపిస్తాయి కాబట్టి ఈ పదాన్ని కొంతవరకు అస్పష్టమైన అర్థంలో లేదా కొంచెం విస్తరించిన అర్థంలో సాహిత్యంలో నివేదించబడిన చాలా మంచి కేసులలో ఉపయోగిస్తున్నారు వాస్తవానికి ప్రాజెక్ట్ ఆధారిత విధానం సమస్య ఆధారిత విధానం మరియు అనుభవపూర్వక విధానం అవన్నీ ఎక్కువ లేదా తక్కువ మార్చుకోగలిగిన పద్ధతిలో ఉపయోగించబడుతున్నాయి అవన్నీ అనేక లక్షణాలను పంచుకున్నప్పటికీ అవి విభిన్నమైన విధానాలు అప్పటి వరకు అందుబాటులో ఉన్న సిద్ధాంతం ఆధారంగా మరియు అప్పటి వరకు సాహిత్యంలో నివేదించబడిన కేస్ స్టడీస్ ఆధారంగా అప్పటి వరకు లభించిన అనుభావిక ఆధారాల ఆధారంగా లిండ్సే మరియు బెర్గెర్ బోధనకు ప్రయోగాత్మక విధానాన్ని రూపొందించడానికి మూడు సూచనాత్మక సూత్రాలను ప్రదర్శించారు మరియు వాటి ప్రకారం ఈ సూత్రాలు సాహిత్యంలో లేవనెత్తిన చాలా సమస్యలను పరిష్కరించగలవు రీగెలుత్ మరియు కార్ చెల్మాన్ చేసిన వాల్యూమ్ III లోని ఇన్స్ట్రక్షనల్ థియరీస్ అండ్ మోడల్స్ లో ఇది అందుబాటులో ఉంది ఈ ప్రదర్శన ఆ నమూనాను దగ్గరగా అనుసరిస్తుంది అనుభవపూర్వక విధానానికి మూడు సార్వత్రిక సూత్రాలు ఉన్నాయి అనుభవాన్ని రూపొందించడం అనుభవాన్ని సక్రియం చేయడం అనుభవాన్ని ప్రతిబింబించడం ప్రతి సూత్రం క్రింద ఉప సూత్రాలు ఉన్నాయి మరియు తరువాత నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా వైవిధ్యాలు ఉన్నాయి మొదట అనుభవాన్ని రూపొందించడం చూద్దాం అనుభవాన్ని రూపొందించడం ద్వారా అనేదానికి అర్థం ఏమిటి అనుభవపూర్వక అభ్యాసం యొక్క సాంప్రదాయ సిద్ధాంతంలో అభ్యాసకుడు చర్చించిన అనుభవం చాలా అస్పష్టంగా ఉంది అనుభవం ఎంపికలో అభ్యాసకుడికి స్వేచ్ఛకు అవకాశం ఉంది కానీ చాలా సమర్థవంతంగా పనిచేయలేని అధికారిక కార్యక్రమంలో మాత్రమే అవకాశం ఉంది అనుభవాన్ని రూపొందించడం అంటే అనుభవం కోసం సహేతుకమైన మంచిగా పెళుసైన అనుమతించలేము ఒక అధికారిక ప్రోగ్రామ్లో అనుభవపూర్వక విధానాన్ని ఉపయోగించినప్పుడు మేము అనుభవాన్ని ఫ్రేమ్ చేయాలి అసలు భావన అటువంటి పరిమితులను పెట్టలేదు మేము దానిని ఒక అధికారిక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో అమలు చేయాలనుకున్నప్పుడు ఏ రకమైన అనుభవాలు అనుమతించబడతాయనే దానిపై మేము కొన్ని పరిమితులను ఉంచాలి అనుభవాన్ని రూపొందించడం అనేది అనుభవంపై అభ్యాసకుడి దృక్పథాన్ని మరియు వారు దానిలో ఎలా నిమగ్నం అవుతుందో ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ప్రతి అనుభవాన్ని బహుళ కోణాల నుండి చూడవచ్చు ఈ 'అనుభవాన్ని కల్పించడం' తరువాతి ప్రతిబింబం సమయంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు ఇది అభ్యాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ప్రస్తుత సందర్భానికి చాలా సందర్భోచితమైన పూర్వ అనుభవం యొక్క అంశాలపై అభ్యాసకుడి దృష్టి పెట్టడానికి ఫ్రేమింగ్ సహాయపడుతుంది దీనిని బట్టి ప్రస్తుతం అభ్యాసకుడు వెళ్ళే అనుభవం ఉంది మునుపటి అనుభవంలోని ఏ అంశాలు చాలా సందర్భోచితంగా ఉన్నాయి ప్రస్తుత అనుభవాన్ని రూపొందించడం లేకపోతే మునుపటి అనుభవంలోని అంశాలను గుర్తుకు తెచ్చుకోవడంలో అభ్యాసకుడికి చాలా ఇబ్బంది ఉండవచ్చు అవి ప్రస్తుత అనుభవాన్ని ప్రతిబింబించడంలో చాలా సందర్భోచితమైనవి మరియు చాలా సహాయకారిగా ఉంటాయి కాబట్టి ఫ్రేమింగ్ చాలా సహాయపడుతుంది ఇది మళ్ళీ మూడు సార్వత్రిక ఉప పద్ధతులను కలిగి ఉంది బోధనా లక్ష్యాలను కమ్యూనికేట్ చేయటం అంచనా ప్రమాణాలను కమ్యూనికేట్ చేయటం మరియు సామాజిక నిర్మాణాన్ని మరియు అభ్యాసకుల ఆశించిన ప్రవర్తనను స్థాపించటం వంటివి మొదటిది బోధనా లక్ష్యాలు ఇది బోధనా లక్ష్యాలు అభ్యాస ఫలితాల కంటే లేదా కోర్సు ఫలితాల కంటే ఎక్కువ అని గమనించండి అనుభవపూర్వక విధానం అభ్యాసకుడికి గణనీయమైన స్వేచ్ఛను ఇస్తుంది కాబట్టి అనుభవంలోని మొత్తం సందర్భాన్ని మేము అభ్యాసకులకు తెలియజేయాలి ఖచ్చితంగా మేము కోర్సు ఫలితాలను తెలియజేస్తాము అది చాలా అవసరం కానీ అంతకు మించి ఆ అనుభవంలో పాల్గొనడానికి గల కారణాన్ని మరియు ఉద్దేశ్యాన్ని కూడా మేము అభ్యాసకులకు తెలియజేస్తాము అనుభవాన్ని ఆ విధంగా ఎందుకు రూపొందించారు ఆ అనుభవంలో పాల్గొనడానికి కారణం ఏమిటి అవసరము ఏమిటి ఇది కార్యకలాపాలకు సందర్భం అందిస్తుంది అనుభవం సమయంలో అభ్యాసకులు అనేక కార్యకలాపాలను చేపట్టారు మరియు ఈ కమ్యూనికేషన్ ఆ కార్యకలాపాలకు సందర్భం అందిస్తుంది ఎందుకంటే అదే కార్యాచరణ అభ్యాసకుడు ఆ అనుభవాలను చూసే దృక్పథాన్ని బట్టి వివిధ అనుభవాలకు మరియు విభిన్న అభ్యాస ఫలితాలకు దారితీస్తుంది ఒక సాధారణ ఉదాహరణగా ఒక విద్యార్థి బృందం స్థానిక సమాజంలో పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తిదారులతో సంభాషిస్తుంది రూపకల్పన కోసం అవసరాలను తీర్చడం అలా అయితే అభ్యాసకులు అనుభవాన్ని చూసే విధానం వారు చేపట్టే కార్యకలాపాలు వారు సేకరించడానికి ప్రయత్నించే సమాచారం అన్నీ భిన్నంగా ఉంటాయి మరోవైపు వారి ఉత్పత్తి కార్యకలాపాలలో నిర్దిష్ట సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుతుంది కాబట్టి అనుభవంలో పాల్గొనడానికి గల కారణాన్ని మరియు ఉద్దేశ్యాన్ని తెలియజేయడం అవసరం సాంప్రదాయ నమూనాలో ఇది నొక్కి చెప్పబడలేదు కానీ ఒక అధికారిక కార్యక్రమంలో మేము అనుభవపూర్వక విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ రకమైన అదనపు సమాచారాన్ని అందించడం మాకు అవసరం తద్వారా అభ్యాసం ప్రత్యేకించి కేంద్రీకృత పద్ధతిలో జరుగుతుంది మరియు అనుభవం కోర్సు ఫలితాల సాధనకు నిజంగా దోహదం చేస్తుంది మేము బోధనా లక్ష్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాము మేము కూడా అంచనా ప్రమాణాలను కమ్యూనికేట్ చేయాలి ఎందుకంటే ఇది అభ్యాస ఫలితాలకు అనుగుణంగా ఉండాలి కానీ అనుభవపూర్వక విధానం విషయంలో అంచనా యొక్క పరిధిని విస్తరించడం అవసరం కావచ్చు తుది ఫలితాన్ని లేదా చివరగా నేర్చుకునే అంశాన్ని అనుభవం నుండి నేర్చుకోవడం ద్వారా సాధ్యపడుతుందా అనే విషయాన్ని అంచనా వేయవలసిన అవసరం ఉంది అభ్యాసకులకు వాస్తవిక అభిప్రాయాన్ని ఇవ్వడానికి బోధకుడిని మాత్రమే కాకుండా ఇతర సంబంధిత వాటాదారులను కూడా అంచనా వేయడానికి ఆహ్వానించవచ్చు మరియు విద్యార్థులకు ముందస్తుగా తెలియజేయండి ఆ అంచనా ఇలా ఉంటుంది మరియు ఇది అనుభవం నుండి నేర్చుకోవడంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది మునుపటి ఉదాహరణలో మీరు దీనిని పరిశీలిస్తే విద్యార్థులు ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించిన తర్వాత పరిష్కారంపై వారి వ్యాఖ్యల కోసం వాస్తవ తుది వినియోగదారులను ఆహ్వానించడం విలువైనదే కావచ్చు అభ్యాసకులకు ముందస్తుగా కమ్యూనికేట్ చేయడం ద్వారా మేము అభ్యాసకులకు కూడా అంచనా కోసం ఒక సందర్భం అందిస్తున్నాము పరిష్కారం వాస్తవానికి ఉద్దేశించిన తుది వినియోగదారులచే అంచనా వేయబడుతుందని వారికి తెలుసు వారు అనుభవాన్ని చూసే విధానం అనుభవం నుండి వారు పొందిన అభ్యాసం ఇవన్నీ దీని ద్వారా ప్రభావితమవుతాయి మరియు అందువల్ల మేము అంచనా యొక్క పరిధిని విస్తరించాలి ఇది నేరుగా తరగతి శ్రేణులకు దారితీయకపోవచ్చు కానీ దీనికి ఔచిత్యంసంబంధం ఉండాలి అప్పుడు సామాజిక నిర్మాణం మరియు అభ్యాసకుల ఆశించిన ప్రవర్తనను ఏర్పాటు చేయాలి అభ్యాసకుడికి గణనీయమైన స్వేచ్ఛ ఉన్నందున మేము బోధకుడికి విద్యార్థి సంబంధాన్ని అధికారికంగా ఏర్పాటు చేసుకోవాలి అనుభవం బయటి ప్రపంచాన్ని కలిగి ఉంటే విద్యార్థికి మరియు బోధకుడికి మధ్య ఉన్న సంబంధం మరియు ఆమె తోటివారికి మరియు బయటి ప్రపంచానికి ఉన్న సంబంధం ఏమిటి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే విద్యార్థులు అక్కడి ప్రజలతో సంభాషించడానికి నిజంగా బయటి ప్రపంచంలోకి వెళుతుంటే పరస్పర చర్య బాగా దర్శకత్వం వహించిన నిర్మాణాత్మక మార్గాల్లో జరిగేలా చూడడానికి మేము చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం సరైన సామాజిక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ సంబంధాలు ప్రేరణ వాస్తవ అనుభవం మరియు అనుభవం నుండి వచ్చే అభ్యాసాన్ని ప్రభావితం చేస్తాయి రెండవ సార్వత్రిక సూత్రం అనుభవాన్ని సక్రియం ఉండాలి మరియు అనుభవం సమస్య ధోరణిని కలిగి ఉండాలి మరియు సంక్లిష్టత స్థాయి లేదా అనుభవం యొక్క కష్టాన్ని జాగ్రత్తగా నిర్ణయించాలి కాబట్టి అనుభవం యొక్క సంక్లిష్టత మరొక ముఖ్యమైన ఉప సూత్రం బోధనా సందర్భం మరింత ప్రామాణికమైనందున అభ్యాసం మెరుగుపడుతుంది అనుభవంలో ఉన్న పనులు మరియు సందర్భం అభ్యాసకులు వారి వృత్తి జీవితంలో ఎదుర్కొనే పనులు మరియు సందర్భానికి చాలా పోలి ఉండాలి అంటే అనుభవం ప్రామాణికమైనది సారూప్య అభిజ్ఞా స్థాయిలు జ్ఞాన వర్గాల సారూప్య స్వభావం సారూప్య రకమైన అడ్డంకులు కానీ పరిధిలో తక్కువ సంక్లిష్టంగా ఉండవచ్చు కానీ అవసరమైన స్వభావం చాలా పోలి ఉంటుంది ఇది అభ్యాసాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది మరియు వాస్తవ అనుభవం ప్రమాదకరమైన పరిణామాలను కలిగిస్తే అది అవసరమైతే అనుకరణను ఉపయోగించవచ్చు పరిస్థితి అనుభవం అభ్యాసకులు నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి ఎంపికలు ఉన్నాయి మరియు ఈ నిర్ణయాల యొక్క పరిణామాలను విద్యార్థి అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి నిర్ణయాలకు స్కోప్ ఉండాలి మరియు నిర్ణయాలు ప్రామాణికమైన పరిణామాలను కలిగి ఉండాలి ఉదాహరణకు అనుభవం సమాజ సమస్యను పరిష్కరిస్తుంటే పరిష్కారం యొక్క విశ్వసనీయత ఖర్చు గురించి నిర్ణయాలు తీసుకోవాలి వారు ఈ నిర్ణయాల ఆధారంగా ఒక పరిష్కారాన్ని ప్రయత్నించినప్పుడు వారు తీసుకున్న ఎంపికల ఆధారంగా ఆ పరిష్కారం భిన్నంగా ఉంటుంది అభ్యాసకులు దీనిని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి అనగా అభ్యాసకులు వారి నిర్ణయాలు పర్యవసానంగా ఉన్నాయని చూడాలి మరియు వారు ఆ పరిణామాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి ఈ నిర్ణయాలు ప్రామాణికమైన పరిణామాలను కలిగి ఉండాలి మరియు ఈ ప్రామాణికమైన పరిణామాలపై అభిప్రాయం విద్యార్థుల అభ్యాసానికి సహాయపడుతుంది అనుభవం సాధ్యమైనంతవరకు సమస్య ఆధారితంగా ఉండాలి ఇది మళ్ళీ మెరిల్ యొక్క సమస్య కేంద్రీకృత సూత్రానికి అనుగుణంగా ఉంటుంది అనుభవపూర్వక అభ్యాసం సాధారణంగా ఒక ప్రధాన సమస్య లేదా ఒక ప్రధాన సమస్యను కలిగి ఉంటుంది అది విశ్లేషించిన తరువాత ఒక నిర్ణయానికి తీసుకురావాలి అనుభవం సాధారణంగా ఒక నిర్దిష్ట సమస్య చుట్టూ రూపొందించబడింది మరియు కేంద్రీకృతమై ఉంటుంది అనుభవంలో తీసుకున్న కార్యకలాపాలు మరియు నిర్ణయాలు తరువాత వచ్చిన ప్రతిబింబం మరియు అభిప్రాయం సమస్య సందర్భంలో సంభవిస్తాయి మరియు ఇది అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది మేము ఎంచుకున్న సమస్యలు సమస్య వల్ల ఎదురయ్యే వివిధ రకాల సెట్టింగ్లు భిన్నంగా ఉండవచ్చు కానీ అనుభవానికి సమస్య ధోరణి ఉండాలి అప్పుడు చివరి ఉప సూత్రం ఏమిటంటే అనుభవం నిజంగా సవాలుగా ఉండాలి అనుభవం సంక్లిష్టంగా లేదా తగినంత కష్టంగా ఉండాలి తద్వారా ఇది విద్యార్థులను సవాలు చేస్తుంది ఇది చాలా సులభం అయితే అభ్యాసం విద్యార్థులకు నిజంగా ఆసక్తికరంగా ఉండదు మరోవైపు విద్యార్థులు ఉపసంహరణ స్విచ్ ఆఫ్ అయ్యేంత కష్టం లేదా సంక్లిష్టంగా ఉండకూడదు వారు ప్రతికూలంగా ప్రేరేపించబడతారు 'దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నించడంలో ప్రయోజనం లేదు ఇది చాలా కష్టం 'ఇలాంటి ముందస్తు ఉపసంహరణ జరగకూడదు విద్యార్థులను సరైన స్థాయిలో సవాలు చేయాలి ఏదేమైనా సరైన స్థాయిని ఎన్నుకోవడం తీర్పు యొక్క సమస్య బోధకుడు ఈ తీర్పు ఇవ్వాలి ఎందుకంటే అనుభవపూర్వక విధానం నేర్చుకోవడం విలువలు వైఫల్యాల నుండి కూడా సంభవించవచ్చు ఇది ప్రయోగాత్మక విధానం యొక్క చాలా ప్రత్యేకమైన లక్షణం ఇది ప్రాజెక్ట్ ఆధారిత విధానం లేదా సమస్య ఆధారిత విధానంలో మేము కనుగొనలేము అనుభవపూర్వక విధానంలో విజయవంతమైన ఫలితాలకు దారితీసే అనుభవాలు విలువైనవి వైఫల్యాలకు దారితీసే అనుభవాలు కూడా విలువైనవి వైఫల్యాల నుండి విద్యార్థులు నేర్చుకునే పాఠాలు కూడా విలువైనవి విద్యార్థులు తీసుకునే నిర్దిష్ట నిర్ణయాలు వైఫల్యాలకు దారితీయవచ్చు కానీ ఒక అభ్యాసం జరుగుతుంది మరియు విద్యార్థులు ఆ వైఫల్యాల నుండి కూడా నేర్చుకుంటారు మరియు బోధకుడు కూడా ఆ అభ్యాసంపై ఆసక్తి కలిగి ఉంటాడు ఇది బోధనకు అనుభవపూర్వక విధానం యొక్క చాలా ముఖ్యమైన లక్షణం కానీ ఇది జరగాలంటే విద్యార్థులు తగినంత ఓపెన్గా ఉండాలి వైఫల్యాలను అంగీకరించేంత నమ్మకంతో ఉండాలి మరియు వారు వైఫల్యం నుండి నేర్చుకునేంత హృదయపూర్వకంగా ఉండాలి ఈ రకమైన విషయానికి ఎలాంటి యంత్రాంగాలు సహాయపడతాయో మనం తరువాత చూస్తాము కాబట్టి కొన్నిసార్లు కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్న సమస్యను సెట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇవన్నీ బోధకుడు తీసుకోవలసిన నిర్ణయాలు అప్పుడు చివరి సూత్రం అనుభవాన్ని ప్రతిబింబించడం ఇది బోధనకు అనుభవం ఆధారిత విధానం యొక్క ముఖ్య అంశం ఇది అందరికీ ముఖ్యమైనదిగా భావిస్తారు ఇది మెర్రిల్ యొక్క ఇంటిగ్రేషన్ సూత్రం వలె ఎక్కువ లేదా తక్కువ కానీ ప్రతిబింబం ద్వారా ఖచ్చితంగా అర్థం ఏమిటనే దానిపై అవగాహన భిన్నంగా ఉంటుంది మూల్యాంకనంలో ఇబ్బంది ఉంది మరియు బోధకులు ఈ ముందస్తును పరిష్కరించాలి బహుశా విద్యార్థులతో కూర్చోవడం వారు ప్రతిబింబాన్ని అంచనా వేయడానికి రుబ్రిక్లను అభివృద్ధి చేయాలి అభ్యాసకుల యొక్క ఊహలను లోతుగా సవాలు చేయడం ద్వారా ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా వ్యవహరించాలి మళ్లీ మళ్లీ ప్రశ్నించాలి తద్వారా అభ్యాసకులు నిజంగా ఆ అనుభవాన్ని లోతైన పద్ధతిలో ప్రతిబింబించవలసి వస్తుంది సమూహ స్థాయిలో క్లిష్టమైన ప్రతిబింబాన్ని అనుమతించే అభ్యాసకుల సంఘాన్ని బలోపేతం చేయండి మరియు వైఫల్యాల నుండి కూడా నేర్చుకోండి ఒక విద్యార్థి ఒంటరిగా ఉన్న సందర్భంలో ఉంటే వైఫల్యాలను అంగీకరించడం మరియు వైఫల్యాల నుండి నేర్చుకోవడం కొంత కష్టం కానీ తగిన అభ్యాస సంఘాలను సృష్టించడం ద్వారా వైఫల్యాల నుండి కూడా నేర్చుకోవడానికి మేము ఒక బలమైన కేసును చేయవచ్చు విద్యార్థి సంఘం ఒకరికొకరు మద్దతు ఇవ్వగలదు మరియు అధ్యాపకులు కూడా మొత్తం ప్రక్రియకు మద్దతు ఇవ్వాలి ఆపై సమూహం మొత్తం వైఫల్యాల నుండి కూడా నేర్చుకునే అవకాశం ఉంది అనుభవంపై ప్రతిబింబించడం నిజంగా వైఫల్యాల విషయంలో కూడా నేర్చుకోవడానికి దారితీస్తుంది సామాజిక నిర్మాణాత్మక అభ్యాస వాతావరణాన్ని నెలకొల్పడానికి అదే కారణం ఇది అభ్యాసకులందరికీ ప్రతిబింబించేలా చేస్తుంది ప్రతి ఒక్కరూ పాల్గొనగలరు ప్రతిబింబించే ప్రక్రియలో విద్యార్థులందరూ నిజంగా ఏమి జరిగింది వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చు అది ఎందుకు జరిగింది దీని నుండి నేను ఏమి నేర్చుకున్నాను భవిష్యత్ అనుభవాలకు వారు ఈ జ్ఞానాన్ని ఎలా వర్తింపజేస్తారు జట్టులోని ప్రతి విద్యార్థి ఈ ప్రశ్నలకు వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వడం చాలా ముఖ్యం అని గమనించండి సమిష్టిగా వారు నేర్చుకుంటారు కాని ప్రతిబింబం వ్యక్తిగత స్థాయిలో కూడా జరగాలి పరిస్థితుల సమస్యలు మరియు అమలు చిట్కాలు ఉన్నాయి అభ్యాసకులు కొత్త అనుభవాన్ని నిమగ్నం చేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి అవసరమైన పునాదిని ఇవ్వడానికి బోధకుడు ప్రారంభంలో ఉపదేశ సూచనలను అందించాల్సి ఉంటుంది కొన్నిసార్లు ముందస్తు నేపథ్య జ్ఞానం అభ్యాసకులతో ఉండకపోవచ్చు కాబట్టి బోధకులు సంబంధిత నేపథ్య జ్ఞానాన్ని అందించడానికి ప్రారంభంలో కొన్ని సెషన్లను ప్రత్యక్ష సూచనల ద్వారా లేదా కొన్ని ఇతర యంత్రాంగాల ద్వారా గడపవలసి ఉంటుంది నైతిక వాతావరణాన్ని నెలకొల్పాలి ప్రణాళికాబద్ధమైన అనుభవం విద్యార్థులకు బయటి ప్రపంచంతో పనిచేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఇది చాలా ముఖ్యం మీరు విద్యార్థులలో నైతిక ప్రవర్తన యొక్క భావాన్ని సృష్టించాలి మరియు బయటి ప్రపంచంతో సరైన పరస్పర చర్యలో వారికి శిక్షణ ఇవ్వాలి ఉదాహరణ బ్రెయిలీ ట్యూటర్ పిల్లలతో పనిచేసే జట్లు దృశ్యమానంగా సవాలు చేయబడిన పిల్లలతో ఎలా సంభాషించాలో శిక్షణ పొందాలి తద్వారా పరస్పర చర్య నిర్మాణాత్మకంగా ఉంటుంది ప్రతి విద్యార్థికి ఇది ఎల్లప్పుడూ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి బోధకుడు విద్యార్థులు సరైన శిక్షణ పొందేలా చూడాలి మరియు బయటి ప్రపంచంతో సంభాషించడానికి అనుమతించబడటానికి ముందు సరైన నైతిక వాతావరణం ఏర్పడుతుంది మునుపటి అనుభవాన్ని సక్రియం మాత్రమే అందించాల్సి ఉంటుంది మరియు అనుకరణ ఆధారంగా అనుభవపూర్వక అభ్యాసానికి సంబంధించిన ఇతర సూత్రాలను అనుసరిస్తే అనుభవం కూడా సహేతుకంగా బాగా పనిచేస్తుంది అని అధ్యయనాలు చూపించాయి ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లలో తప్పనిసరి అయిన ఇంటర్న్షిప్లు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుంటే అనుభవపూర్వక విధానాన్ని అమలు చేయడానికి గొప్ప అవకాశాలను అందిస్తాయి ఎందుకంటే ఇంటర్న్షిప్ అనేది వాస్తవానికి అనుభవజ్ఞుల ద్వారా వెళ్ళే అభ్యాసకులు వారు తరువాత పొందే వృత్తిపరమైన అనుభవంతో సమానంగా ఉంటుంది మీరు మొత్తం ప్రక్రియను జాగ్రత్తగా పాటిస్తే అనుభవపూర్వక విధానాన్ని అమలు చేయడానికి ఇంటర్న్షిప్లు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి ఏదైనా అనుభవానికి సందర్భాన్ని సెట్ చేయడం అంచనా ప్రమాణాలను కమ్యూనికేట్ చేయడం విద్యార్థులను ఆ అనుభవాన్ని ప్రతిబింబించేలా చేయడం మీరు ఈ సూత్రాలన్నింటినీ పాటిస్తే విద్యార్థుల అభ్యాస పరంగా ఇంటర్న్షిప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది పత్రికలు ప్రతిబింబించడానికిపరివర్తనమునకు అద్భుతమైన వాహనాలు అని మేము ఇంతకు ముందే ఒకసారి చర్చించాము అభ్యాసకుడు నేర్చుకున్న అనుభవాలు ఏమిటి అది జరిగినప్పుడు ఒక పత్రికలో మరియు చివరిలో జర్నల్ ఎంట్రీల సారాంశం ప్రతిబింబానికి చాలా మంచి ఆధారాన్ని అందించగలదని వారు రికార్డ్ చేస్తారు కానీ బోధకులు పత్రికలను అభివృద్ధి చేయడంలో అభ్యాసకులకు కొంత శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది పత్రికలను అంచనా వేయడం చాలా జాగ్రత్తగా ప్రణాళిక చేయాలి లేకపోతే విద్యార్థులు నిజమైన పత్రికను నిర్వహించలేరు వారు మంచి గ్రేడింగ్కు దారితీసే జర్నల్ను సంశ్లేషణ చేయవచ్చు అంచనా ప్రమాణాలు విద్యార్థులు తమ పత్రికలను అభివృద్ధి చేసే విధానాన్ని పక్షపాతం చేయకూడదు అనేది చాలా ముఖ్యం పత్రికలు విద్యార్థి యొక్క ప్రామాణికమైన అనుభవాలను రికార్డ్ చేయాలి అనుభవం నుండి నేర్చుకోవడం మాత్రమే జరుగుతుంది కఠినమైన సూచనల షెడ్యూల్ కారణంగా అధికారిక అనుభవాలలో కొత్త అనుభవానికి తీర్మానాలను వర్తింపచేయడం చాలా కష్టం ఒకరు పరిమిత సమయంలో చర్చలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది విద్యార్థి సంఘాలతో చర్చలు వారిని అడగడం మీరు ఈ అనుభవాన్ని ఇలాంటి కొత్త పరిస్థితిలో ఎలా ఉపయోగించుకుంటారు పరిస్థితిని వివరించడం మరియు వారి జ్ఞానాన్ని వారు ఎలా వర్తింపజేస్తారని విద్యార్థులను అడగడం అధికారిక కార్యక్రమంలో పరిమిత చర్చ మాత్రమే సాధ్యమవుతుంది ప్రోగ్రామ్ పాఠ్యాంశాల్లో అనుభవపూర్వక విధానాన్ని ఎక్కడ అమలు చేయాలి ఫార్మల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో బోధనకు ప్రయోగాత్మక విధానాన్ని చేర్చడం చాలా పెద్ద కష్టం ఎందుకంటే సాధారణంగా మా ప్రోగ్రామ్లు చాలా కఠినంగా షెడ్యూల్ చేయబడతాయి ప్రత్యక్ష బోధనలో నిర్వహించాల్సిన పదార్థం గణనీయమైన స్థాయిలో ఉంది మరియు సాధారణంగా షెడ్యూల్ చాలా గట్టిగా ఉంటుంది అనుభవపూర్వక విధానాన్ని చాలా పెద్ద స్థాయిలో చేర్చడం చాలా కష్టం వాస్తవానికి ప్రాజెక్ట్ ఆధారిత విధానం సమస్య ఆధారిత విధానం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది ఎంచుకున్న సెమిస్టర్లలో ఎంచుకున్న కోర్సులలో మాత్రమే వాటిని అమలు చేయవచ్చు చాలా పెద్ద స్థాయిలో కాదు నివేదించబడిన కేసులు సాధారణంగా ఇది నిర్దిష్ట కోర్సులలో మాత్రమే ఉపయోగించబడుతుందని వివరించాయి కాబట్టి ప్రాజెక్ట్ ఆధారిత విధానం లేదా సమస్య ఆధారిత విధానం వంటిది ఒక సాధారణ కోర్సు యొక్క ప్రయోగశాల భాగాన్ని అమలు చేయడానికి అనుభవపూర్వక విధానం కూడా ఉపయోగపడుతుంది ప్రయోగశాల ముందే నిర్వచించిన వ్యాయామాల శ్రేణికి బదులుగా ఇది విద్యార్థులు నేర్చుకునే అనుభవంగా ఉంటుంది మరియు తరువాత వారు అనుభవాన్ని ప్రతిబింబిస్తారు మరియు ఒక సాధారణ కోర్సు యొక్క ప్రయోగశాల భాగం వలె ఉపయోగపడే ఒక పత్రికను సృష్టిస్తారు అలా అమలు చేయడం సాధ్యమే ప్రయోగశాల భాగాన్ని కలిగి ఉన్న ఏదైనా రెగ్యులర్ కోర్సును అనుభవపూర్వక విధానంగా మార్చవచ్చు 0 సిద్ధాంతం 0 ట్యుటోరియల్ 1 ల్యాబ్ యొక్క క్రెడిట్ నిర్మాణంతో స్టాండ్ అలోన్ కోర్సును అందించడం కూడా సాధ్యమే లేదా 0 సిద్ధాంతం 0 ట్యుటోరియల్ ల్యాబ్ యొక్క 2 క్రెడిట్స్ మరియు ఇది అనుభవపూర్వక విధానం ఆధారంగా ఉంటుంది సహజంగానే ఇది చాలా తరచుగా అందించబడదు కానీ ఖచ్చితంగా 2 3 4 సెమిస్టర్లలో దీనిని అందించవచ్చు ఈ అన్ని సందర్భాల్లో దీని అమలు ప్రాజెక్ట్ ఆధారిత విధానం లేదా సమస్య ఆధారిత విధానం నుండి భిన్నంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి వాస్తవానికి బోధనకు అనుభవపూర్వక విధానంగా నివేదించబడిన కొన్ని కేస్ స్టడీస్ దాదాపు ప్రాజెక్ట్ ఆధారిత విధానాల వలె కనిపిస్తున్నాయి దానిలో ఏదైనా తప్పు లేదని కాదు కానీ మేము అనుభవపూర్వక విధానాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు మేము అనుభవ ఆధారిత విధానం యొక్క సూత్రాలను అనుసరించాలి ఒక నిర్దిష్ట లాంఛనప్రాయ కార్యక్రమంలో దీనిని అమలు చేయడంలో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి నిర్వహణ కార్యక్రమాలలో క్షేత్ర శిక్షణ ఆధారంగా మార్కెటింగ్ సేవా రంగం మొదలైన కోర్సులలో ఎక్స్పోనెన్షియల్ విధానాన్ని ప్రవేశపెట్టడం సాధ్యమవుతుంది మరియు కొన్ని సంస్థలు దీనిని ప్రయత్నించాయి సాధారణంగా సేవా అభ్యాసం అనుభవం ఆధారంగా ఉంటుంది గత రెండు యూనిట్లలో మరియు ఈ యూనిట్లో మేము చర్చించిన మూడు విధానాలు అవన్నీ ఏదో ఒక కోణంలో సంబంధించినవి ప్రాజెక్ట్ ఆధారిత విధానం సమస్య ఆధారిత విధానం మరియు అనుభవపూర్వక విధానం ఇవన్నీ చేయడం ద్వారా నేర్చుకునే సూత్రంపై ఆధారపడి ఉంటాయి అయినప్పటికీ అవి విభిన్నమైన విధానాలు దృష్టి ప్రక్రియ ఆశించిన తుది ఫలితాలు కొంత భిన్నంగా ఉంటాయి ఫార్మల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో పెద్ద ఎత్తున అమలు చేయడంలో ఇబ్బందులు ఈ మూడు విధానాలకు సాధారణ లక్షణం ఇంజనీరింగ్ విద్యలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి అన్నీ ఉపయోగించబడుతున్నాయి ఈ కార్యక్రమాలు ఎంతవరకు ఈ విధానాలను అధికారిక కార్యక్రమాలలో అమలు చేయవచ్చు ఈ మిశ్రమాలను కలపడానికి ప్రయత్నించాలి అవన్నీ పరిస్థితుల సమస్యలు వారు ఏ విధానాలను ఉపయోగించాలనుకుంటున్నారో మరియు ఈ విధానాలను వారి అధికారిక ప్రోగ్రామ్లో ఏ మేరకు సమగ్రపరచాలి అనే దానిపై సంస్థలు నిర్ణయించుకోవాలి విజయానికి హామీ ఇచ్చే వంటకాలుసూత్రాలు ఏవీ లేనందున ఇన్స్టిట్యూట్లు వాటి కోసం పనిచేసే ఉత్తమమైన విషయం ఏమిటో ప్రయోగాలు చేసి నిర్ణయించుకోవాలి కొంత కాలానికి ఆ నిర్దిష్ట సందర్భానికి ఏ రకమైన విధానాలు బాగా సరిపోతాయో వారు అభివృద్ధి చేయాలి మీ సంస్థలో మీరు ఎలా ఉపయోగించాలో లేదా అనుభవపూర్వక విధానాన్ని ఉపయోగించాలని ప్లాన్ చేయండి దయచేసి అటువంటి విధానం యొక్క ప్రభావానికి సంబంధించి మీ అవగాహనపై వ్యాఖ్యానించండి వీలైతే దయచేసి 300 కంటే తక్కువ పదాలను వాడండి కానీ మీకు ఇంకా ఎక్కువ అవసరమని భావిస్తే మంచిది దయచేసి మీ అనుభవాన్ని పంచుకోండి వ్యాయామం యొక్క ఫలితాలను story com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు తదుపరి యూనిట్లో బోధనకు అనుకరణ విధానాన్ని మేము అర్థం చేసుకుంటాము అనుకరణను ఉపయోగించగల సందర్భం ఏమిటి దాని బలం పరిమితులు ఏమిటి దాని ప్రయోజనాలు ఏమిటి అదే మేము తదుపరి యూనిట్లో చర్చిస్తాము అప్పటి వరకు మేము వేచి ఉంటాము ధన్యవాదాలు